TALE యొక్క మాడ్యూల్ 2 యొక్క యూనిట్ 2 కు శుభాకాంక్షలు మరియు స్వాగతం ఇది కోర్సు డిజైన్ పాత్రకు సంబంధించినది మాడ్యూల్ 2 యొక్క యూనిట్ 1 అయిన మునుపటి యూనిట్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల ప్రకారం అవి రూపకల్పన మరియు నిర్వహించాల్సిన అవసరం ఉంది మరియు ఇంజనీరింగ్ కోర్సుల యొక్క లక్షణాలను మేము అర్థం చేసుకున్నాము ఈ అవరోధాలు మరియు అన్నింటికీ మేము ఎందుకు పట్టుబడుతున్నాము ఏ కోర్సును ఒంటరిగా చూడకూడదు ఏదో ఒకవిధంగా ప్రతి కోర్సును అధ్యాపక సభ్యుడు దాదాపు ఒంటరిగా చూసే పరిస్థితులతో మేము ముగుస్తున్నాము అనేక కోర్సులు కలిసి ఒక ప్రోగ్రామ్ను ఏర్పరుస్తాయి మరియు ఈ కోర్సుల ద్వారా మనం కొన్ని ఫలితాలను సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని కోర్సులు ఒక పాత్ర పోషిస్తున్నాయి మరియు చాలా పరస్పర సంబంధాలు ఉన్నాయి వీటిని గౌరవించాల్సి ఉంటుంది ఈ పరస్పర సంబంధాలు మరియు పరస్పర ఆధారితాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం ప్రోగ్రామ్ను రూపొందించాల్సి ఉంటుంది ఈ యూనిట్ 2 యొక్క ప్రధాన ఫలితం ఒక కోర్సు యొక్క పాత్రను అర్థం చేసుకోవడం విద్యార్థుల మంచి అభ్యాసానికి వీలుగా దీనిని రూపొందించడం ఇప్పుడు బోధన యొక్క భాగాలను పరిశీలిద్దాం ఈ మోడల్ ఫింక్ యొక్క నమూనాపై ఆధారపడి ఉంటుంది సూచన వేరే ప్రదేశంలో అందించబడుతుంది బోధనలో నాలుగు భాగాలు ఉన్నాయని ఫింక్ సూచించారు మరియు తరగతి గదిలో పరస్పర చర్య యొక్క ప్రారంభాన్ని గుర్తించే ఒక పంక్తి ఉందని మనం చూడవచ్చు ఉదాహరణకు కోర్సు ప్రారంభానికి ముందు సబ్జెక్టు పరిజ్ఞానం మరియు కోర్సు యొక్క రూపకల్పన కోర్సు వాస్తవానికి అమలులో ఉన్నప్పుడు ఉపాధ్యాయ విద్యార్థుల interaction మరియు కోర్సు నిర్వహణ అనేది కోర్సు యొక్క ప్రవర్తన సమయంలో ఆధిపత్యం చెలాయించే భాగాలు ఈ భాగాలలో ప్రతి ఒక్కటి చూద్దాం కోర్సు ప్రారంభానికి ముందు సబ్జెక్టు పరిజ్ఞానం మరియు కోర్సు విషయం యొక్క రూపకల్పన కాబట్టి విస్తృతంగా అది ఇచ్చిన మోడల్ ఈ భాగాలలో ప్రతి ఒక్కటి చూద్దాం ఒక కోర్సును అందించే ముందు విషయ పరిజ్ఞానం అవసరం నిజం గా చెప్పాలంటే ఉపాధ్యాయుడు బోధించే విషయంపై మంచి జ్ఞానం కలిగి ఉంటాడని మరియు కళాశాల అధ్యాపక సభ్యులలో చాలామందికి ఈ విషయంపై మంచి కమాండ్ ఉంటుంది మరియు విషయం ఎప్పటికప్పుడు మారుతుంటే మన దగ్గర మొత్తం మెకానిసిమ్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ అధ్యాపకులు కొన్ని స్వల్పకాలిక కోర్సులకు వెళ్లి కొత్త జ్ఞానంతో హాజరుకావాలని ప్రోత్సహిస్తారు అవసరమైన సబ్జెక్టులలో వారి ప్రావీణ్యం ఆధారంగా అన్ని కాలేజీలలో ఫ్యాకల్టీని ఎంపిక చేస్తారు కాని ప్రారంభ అభ్యాసకుల సబ్జెక్టు అవసరాలపై శిక్షణ పొందడం ద్వారా అధ్యాపకులు ఇప్పటికీ ప్రయోజనం పొందవచ్చని వారికి తెలుసు ఒక విషయం గుర్తుంచుకోవాలి విషయ పరిజ్ఞానం అనేది ఒక అవసరం కానీ ఉపాధ్యాయుడు ప్రమేయం ఏమిటంటే విద్యార్థులను నేర్చుకోవటానికి వీలు కల్పిస్తుంది నేర్చుకోవడం ఎలా జరుగుతుందో అది సాధారణంగా ఏ కొత్త ఉపాధ్యాయుడికి తెలియదు అనుభవం ద్వారా అతను ఏదో అర్థం చేసుకోవచ్చు కానీ అతను ఎప్పుడూ అధికారికంగా శిక్షణ పొందడు ప్రారంభ అభ్యాసకుల అవసరాలు ఏమిటంటే వారు నేర్చుకోవలసిన కాన్సెప్ట్స్ అవి సరిగ్గా ఏమిటి మరియు నా ప్రస్తుత కోర్సు కోసం నా విద్యార్థులను ఎలా సిద్ధం చేయాలి ఇవి అన్ని అధ్యాపకులు ప్రయోజనం పొందగల విషయాలు మెరుగైన బోధన మరియు అభ్యాసానికి విషయ పరిజ్ఞానం సాధారణంగా పెద్ద అడ్డంకి కాదు కాబట్టి మేము దానిని ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటాము అయితే ఎప్పటికప్పుడు అన్ని అధ్యాపకుల కోసం విషయాలను కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది దీని కోసం ఇప్పటికే బాగా వ్యవస్థీకృత కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి కానీ గురువుకు సబ్జెక్టుపై మంచి జ్ఞానం ఉందనే assumption తో మనం ప్రారంభిస్తాం ఈ రోజుల్లో మీకు వికీపీడియా ఉన్నాయి మరియు ఏదైనా విషయం గురువుకు సులభంగా అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ఉపాధ్యాయ విద్యార్థుల ఇంటరాక్షన్ చాలా ముఖ్యమైన అంశం ఇది ఉపాధ్యాయులు విద్యార్థులతో చేసే అన్ని ఇంట్రాక్షన్స్ ని సూచిస్తుంది ఈ పరస్పర చర్యలు ఏమిటి ఉపన్యాసం విద్యార్థులతో ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం వాట్సాప్ మొదలైనవి కాబట్టి ఇంట్రాక్షన్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఉపాధ్యాయ విద్యార్థుల ఇంట్రాక్షన్స్ సూచిస్తాయి తమాషా ఏమిటంటే మీరు అన్ని మంచి సగటు లేదా తక్కువ స్థాయి సంస్థలను పరిశీలిస్తే పూర్తి స్పెక్ట్రంను పేద నుండి అద్భుతమైన వరకు నడిపించే నైపుణ్యం ఇది దురదృష్టవశాత్తు ఎవరైనా ఉపాధ్యాయ విద్యార్థి ఇంట్రాక్క్షన్ సమంగా లేకపోతే ఏదో ఒకవిధంగా ఉపాధ్యాయుడు ఆ స్థాయిలోనే ఉంటాడు కానీ ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇంట్రాక్షన్ నిరంతరం మెరుగుపరచుకోవచ్చు అతను పదవీ విరమణకు దగ్గరగా ఉన్నప్పటికీ లేదా జీవితకాలంలో ఏ వ్యక్తి అయినా ఉపాధ్యాయ విద్యార్థుల సంబంధించి ఇంట్రాక్షన్న్ మెరుగుపరుస్తూనే ఉంటాడు మీరు ఉపాధ్యాయునిగా అంగీకరించిన తర్వాత మీరు ఈ teacher student interaction నేర్చుకోవడం లేదా మెరుగుపరచడం కొనసాగిస్తారు విద్యార్థులను ప్రేరేపించడంలో teacher student interaction ప్రధాన పాత్ర పోషిస్తుంది మనందరికీ దీని గురించి బాగా తెలుసు కానీ దానిని దృష్టికి తీసుకురావాలి మరియు teacher student interactionపెంచే activities ప్లాన్ చేయాలి కోర్సు నిర్వహణలోనే ప్రణాళిక చేయబడతాయి కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు ఉపాధ్యాయులు ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన కొన్ని అదనపు విషయాలు ఏమిటంటే అసైన్మెంట్లు మరియు పరీక్షలలో విద్యార్థుల పనితీరుపై సత్వర అభిప్రాయాన్ని ఇవ్వడం అది సమయానికి ఇస్తే విద్యార్థి యొక్క తుది పనితీరు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది ఈ రోజుల్లో వెబ్సైట్లు మరియు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఉపాధ్యాయునికి పన్ను విధించకుండా కోర్సు నిర్వహణకు బాగా దోహదపడతాయి మీరు MOODLE వంటి ఒక విధమైన అభ్యాస నిర్వహణ వ్యవస్థను ఉపయోగిస్తే కోర్సు నిర్వహణను మరింత మెరుగ్గా సులభతరం చేయడం సాధ్యపడుతుంది అంటే మీరు వ్యక్తిగతంగా ఇమెయిళ్ళను వ్రాయకుండా లేదా ప్రింటౌట్లను తీసుకోకుండా ఒక నియామకాన్ని పంపవచ్చు విద్యార్థుల ప్రతిస్పందనలపై వ్యాఖ్యలను పంపవచ్చు ఇంటర్నెట్ లేదా అభ్యాస నిర్వహణ వ్యవస్థ బాగా దోహదపడుతుంది ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ అనేది క్లాస్ రూమ్ కోర్సు నిర్వహణలో కూడా అంతర్భాగంగా మారుతోంది కోర్సు రూపకల్పన విద్యార్థులు ఏమి చేయగలరని ఆశించిన దానితో అమరికలో ఉన్న అసెస్మెంట్లను రూపొందించడం ఈ అస్సెస్సెమెంట్ అనేది కోర్సు రూపకల్పనలో కొలత భాగం పేర్కొన్న కోర్సు ఫలితాలను సాధించడానికి విద్యార్థులకు వీలు కల్పించే ఫార్మేటివ్ అసెస్మెంట్ ముందుగానే చేస్తే అది కోర్సు డిజైన్ ఇప్పుడు ప్రస్తుత పద్ధతులకు వస్తే చాలా మంది అధ్యాపక సభ్యులు వారు విద్యార్థులుగా అనుభవించిన విధానాన్ని అనుసరిస్తారు కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ప్రత్యేకంగా ఒక విధానాన్ని అనుసరించరు కానీ మీరు అర్థం చేసుకున్న కొన్ని అవ్యక్త ప్రక్రియ ఉంది మరియు మీరు మీ స్వంత వ్యక్తిగత కోర్సు ఫైల్ను సిద్ధం చేయడం ప్రారంభిస్తారు ఒక ఉపాధ్యాయుని యొక్క ఒక కోర్సు ఫైలు ఇతర అధ్యాపక సభ్యుల కోర్సు ఫైలు యొక్క నిర్మాణానికి గణనీయంగా భిన్నంగా ఉండవచ్చు చాలా మంది ఉపాధ్యాయులు ఎటువంటి ప్రామాణిక ప్రక్రియను పాటించరు అధ్యాపకులు తమ బోధనలో తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మరియు అభ్యాస నాణ్యతను గణనీయంగా మెరుగుపర్చడానికి కోర్సు రూపకల్పనకు గొప్ప సామర్థ్యం ఉందని క్షేత్రస్థాయి సర్వేల ద్వారా గమనించబడింది చాలా సార్లు మీరు మీ కంటెంట్ పాండిత్యానికి సంబంధించి చాలా గొప్పవారు కాకపోయినా లేదా విద్యార్థి ఉపాధ్యాయ పరస్పర చర్యకు సంబంధించి కొన్ని స్వాభావిక పరిమితులను కలిగి ఉన్నప్పటికీ మంచి కోర్సు రూపకల్పన ఈ పరిమితుల్లో కొన్నింటిని అధిగమించగలదు మరియు అభ్యాస నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది కొన్ని కోర్సు రూపకల్పన విధానాన్ని అనుసరించమని మేము మీతో వేడుకుంటున్నాము ఈ మాడ్యూల్లో భాగంగా మేము ఒక ప్రాసెస్ను అందించబోతున్నాం కాని వేరే ఏదో చేయవలసి ఉందని మీరు అనుకుంటే దయచేసి ముందుకు సాగండి కానీ బాగా నిర్వచించిన కొన్ని విధానాన్ని అనుసరించండి ఉపాధ్యాయులు తరచుగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు ఏమిటి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే తరగతిలోని విద్యార్థుల దృష్టిని ఆకర్షించడం అంటే వారు తరగతికి వచ్చినప్పుడు 50 55 నిమిషాలలో మీరు తరగతిలో ప్రదర్శిస్తున్న వాటిపై వారు శ్రద్ధ చూపుతారా మీరు విద్యార్థుల విసుగుగా మరొక విధంగా ఉంచవచ్చు కొంత సమయం తరువాత ఏ కారణం చేతనైనా ఒక విద్యార్థి మానసికంగా పడిపోతాడు అర్ధంలో అతను శారీరకంగా ఉన్నాడు కానీ గురువు చెబుతున్నదానిని అనుసరించడం లేదు మీరు విద్యార్థి దృష్టిని కోల్పోతున్నారు నేను ఏమి చేసినా విద్యార్థి దృష్టి నాపై లేకపోతే నేను బోర్డులో ఎంత బాగా రాసినా నేను ఉపయోగించిన వాక్యాలకు ఎటువంటి ఉపయోగం ఉండదు విద్యార్థులకు సంబంధించి శ్రద్ధ చాలా ముఖ్యం అసైన్మెంట్ సమస్యలను విద్యార్థులు స్వయంగా పరిష్కరించుకోవడం మరో సమస్య ఏదో ఒకటి చేయవలసి ఉంది మరియు మీరు ఆ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉన్నారో లేదో మీకు తెలియదు లేదా మీరు ప్రయత్నం చేయకూడదనుకుంటున్నారు ఆ మేరకు నేను నా పొరుగు విద్యార్థి నుండి కాపీ చేస్తాను ప్రతి తరగతి దాని స్వంత డైనమిక్స్ను రూపొందిస్తుంది ఎవరో దాన్ని పరిష్కరించి వాట్సాప్లో ఉంచుతారు ఆపై ఇతరులు అప్పగింతను సమర్పించడానికి అక్కడ నుండి కాపీ చేస్తారు కానీ సమస్య formal submission ఒకటి కాదు assignment problems పరిష్కారం ఈ సబ్జెక్టు నేర్చుకోవటానికి ఒక ప్రధాన మార్గం మరియు మేము ఈ విద్యార్థులను దీని కోసం సమయం కేటాయించాలని ఒప్పించాలి అంటే నేను అసైన్మెంట్ సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు సంబంధిత జ్ఞానంతో నేను నిమగ్నమై ఉన్నాను నేను మరింత ఎక్కువగా జ్ఞానంతో నిమగ్నమయ్యాను అప్పుడు మాత్రమే నేను బాగా నేర్చుకోగలను కాబట్టి నేను సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నాకు నమ్మకం ఉంటే తప్ప నేను అవసరమైన ప్రయత్నం చేయను ఇది ముఖ్యమైన సమస్యలలో ఒకటి మరియు కోర్సు రూపకల్పన ఈ సమస్యలను గణనీయమైన స్థాయిలో పరిష్కరించగలదు మరొక ప్రధాన సమస్య చాలా సార్లు విద్యార్థులు తరగతికి రాకముందే సిద్ధం చేయగలిగితే నా తరగతిలో నేను చేయగలిగినది చాలా మంచి చర్చలను ప్రారంభించగలను నేను సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టగలను లేదా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించగలను తరగతికి రాకముందు నా విద్యార్థులను విషయాలను అధ్యయనం చేయమని ఒప్పించగలిగితే నేను అనుకున్నది చేయగలను ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే విద్యార్థి తరగతికి ఎలాగైనా ప్రసంగించబోతున్నప్పుడు తరగతికి రాకముందే ఎందుకు సమయం కేటాయించాలి అనే assumption తో తరగతికి వస్తాడు ఇది ప్రపంచమంతటా ఒక సమస్య తరగతి ముందు విద్యార్థులను ఎలా సిద్ధం చేసుకోవాలి కొన్ని విశ్వవిద్యాలయాలలో మరియు కొన్ని కార్యక్రమాలలో వారు దానిని తప్పనిసరి చేస్తారు ముఖ్యంగా చట్టంలో వారు పుష్కలంగా పఠనాన్ని కేటాయిస్తారు మరియు చదవవలసిన వాటిలో ఏదీ తరగతి గదిలో పరిష్కరించబడదు మీరు వెంటనే దానిలోని విషయాలను చర్చించడం ప్రారంభించండి మరియు విద్యార్థులు సిద్ధంగా లేకుంటే వారు చివరి తరగతిలో ఓడిపోతారు ఇంకొక ప్రధాన సమస్య జ్ఞానాన్ని నిలపలేకపోవడం గురువు వివరించినప్పుడు మేము అర్థం చేసుకున్నట్లు అనిపించినప్పటికీ కొంతకాలం తర్వాత నేను దానిని ఉపయోగించడం లేదు జ్ఞానం ఎక్కడైనా ఉదాహరణకు నేను అసైన్మెంట్ సమస్యలను పరిష్కరించడం లేదు మరియు నేను సాధన చేయడం లేదు నేను జ్ఞానాన్ని ఉపయోగించనప్పుడు లేదా సాధన చేయనప్పుడు ఇది నెమ్మదిగా మెమరీ నుండి క్షీణించడం ప్రారంభిస్తుంది కాబట్టి జ్ఞానాన్ని నిలుపుకోవడం తక్కువగా ఉంటుంది కోర్సు రూపకల్పనలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలు ఇవి కోర్సు రూపకల్పన ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని మేము చెప్పము కాని ఈ సమస్యలను పరిష్కరించే గొప్ప సామర్థ్యం దీనికి ఉంది మీరు ఒక క్రమమైన కోర్సు రూపకల్పన చేస్తే ఈ సమస్యలను పరిష్కరించవచ్చు ఈ సంబంధ రేఖాచిత్రం లేదా పరస్పర ఆధారిత రేఖాచిత్రం చూద్దాం ఈ సంబంధాల గురించి సంపూర్ణత లేదు మీరు కొంచెం ఎక్కువ సమయం గడపగలిగితే ఈ కారకాలను వేరే విధంగా చూడండి మరియు కొద్దిగా భిన్నమైన రేఖాచిత్రాన్ని గీయవచ్చు వేర్వేరు సమస్యలను పరిశీలిద్దాం ఇక్కడ మీరు ఒక కోర్సు యొక్క నాలుగు భాగాలను పరిశీలిస్తే సబ్జెక్ట్ నాలెడ్జ్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ కోర్సు మేనేజ్మెంట్ మరియు కోర్సు డిజైన్ ఈ నాలుగు భాగాలను కలిపి కోర్సు డిజైన్ లేదా ఇన్స్ట్రక్షన్ డిజైన్ అని పిలుస్తారు మరియు అవి వాస్తవ బోధనకు దారితీస్తాయి మీరు గ్రేడ్ ఇవ్వడానికి ముందు మీరు బోధన పరీక్షలు పరీక్షలు మరియు పనులను నిర్వహిస్తారు విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తే ఫలితాలు మెరుగ్గా సాధించవచ్చని కూడా మేము భావిస్తున్నాము వివిధ పాయింట్ల వద్ద విద్యార్థి సాధించిన మార్కుల ద్వారా సాధనను కొలుస్తారు కానీ గ్రేడ్ లేదా మార్కులు అంచనా సరైనది అయినట్లయితే ఫలితాల సాధనకు ప్రాతినిధ్యం వహిస్తాయి నేను చాలా చౌకైన అసైన్మెంట్ ఇస్తే అంటే ప్రధానంగా గుర్తుంచుకోవడానికి సంబంధించినది మరియు చాలా questions ఊహించదగిన ప్రశ్నలు అప్పుడు తరగతులు నిజంగా ప్రాతినిధ్యం వహించవు ఫలితాల సాధన విద్యార్థుల పనితీరును సరిగ్గా అంచనా వేయకపోతే రెండు విషయాలు జరగవచ్చు నేను మూల్యాంకనంలో ఉదారంగా ఉండగలను ఉదాహరణకు నేను 5 లో 5 ఇస్తాను అతను సమాధానంలో పదోవంతు సరిగ్గా వ్రాసినా లేదా నేను 5 లో 4 ఇస్తాను లేదా కొన్నిసార్లు నేను మూల్యాంకనంలో చాలా కఠినంగా ఉంటాను రెండు విధాలుగా ఫలితాలు ప్రభావితమవుతాయి నేను కఠినంగా ఉంటే గ్రేడ్లు తక్కువగా ఉంటాయి మూల్యాంకనంతో నేను ఉదారవాది అయితే నేను ఎక్కువ మార్కులు ఇస్తున్నాను కాని ఎక్కువ మార్కులు ఫలితాలను మెరుగ్గా సాధించవచ్చని కాదు అప్పుడు మరొక వెర్రి విషయం ఉంది ఇది ఇప్పటికీ ప్రపంచమంతటా జరుగుతుంది సహాయక పనితీరు మనందరికీ తెలిసిన ఒక సహాయక పనితీరు నేను ఒక చిన్న ప్రశ్న బ్యాంకును సృష్టిస్తాను నేను మీకు 20 ప్రశ్నలు ఇస్తున్నాను అందులో 15 పరీక్షలో అడుగుతారు అది కొంత కోణంలో సహాయక పనితీరు పరీక్ష సమయంలో ప్రజలు ఒకరి నుండి ఒకరు లేదా బోధకుడు స్వయంగా కాపీ చేసినప్పుడు నేను వేరే విధంగా చూస్తాను "ఓహ్ మీరు తప్పు చేస్తున్నారు మీరు ఈ తప్పు చేసారు" విద్యార్థి పరీక్ష రాస్తున్నప్పుడు మీరు ఇచ్చే కొన్ని సూచనలు వంటివి ఇది 1 assisted performance పూర్తిగా లేనట్లయితే గ్రేడ్లు ఫలితాల సాధనను సూచిస్తాయి కాబట్టి అంచనా సరైనది అయినప్పుడు మాత్రమే ఫలితాలను గ్రేడ్ల ద్వారా సూచిస్తారు assisted performance కాదు ఇప్పుడు తరగతులు మరియు మార్కులు మీ OUTCOMES ద్వారా మాత్రమే కాకుండా విద్యార్థి చేసిన ప్రయత్నం ద్వారా కూడా నిర్ణయించబడతాయి అతను ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు ఇది అంచనాపై అతని అవగాహనపై ఆధారపడి ఉంటుంది మరియు విద్యార్థి సరైన స్థాయి సవాలు ఉందని భావిస్తున్నప్పుడు కుడా ప్రయత్నిస్తాడు ఇది చాలా కష్టం అయినా లేదా చాలా సులభం అయితే అతను ఆమె ప్రయత్నం చేయరు కొన్నిసార్లు ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని విషయాలు ఉన్నాయి కారణం ఏమైనా నాకు ఆసక్తి లేదు నేను ప్రేరేపించబడలేదు కాబట్టి ఈ ఆసక్తిలేని కారణాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు కొంత సమయం గడపవలసి ఉంటుంది మీరు ఈ సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థి ప్రయత్నం సరైనది కాదు ఈ ప్రయత్నం తగిన గ్రేడ్ లేదా మార్కులు పొందటానికి దారితీస్తుంది పరిశీలనలో ఉన్న ఏదైనా కోర్సు యొక్క ముందస్తు ఫలితాలు సాధించాయా లేదా అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది విద్యార్థికి ఒక కోర్సుకు అవసరమైన అన్ని జ్ఞానం ఉందా విద్యార్థులందరికీ ఒకే అభిజ్ఞా సామర్థ్యం ఉండదు కొంతమంది ఒక నిర్ణయానికి రావడానికి చాలా ఎక్కువ ప్రయత్నం అవసరం మరియు కొంతమంది చాలా వేగంగా ఒక నిర్ణయానికి రావచ్చు మీరు ఈ సామర్థ్యాన్ని ఏది పిలిచినా ఐక్యూ లేదా మరేదైనా లేబుల్ ద్వారా మీరు అభిజ్ఞా సామర్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు నాకు ఎక్కువ ఐక్యూ ఉంటే నేను మెరుగైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని చూడండి అవన్నీ కోర్సు డిజైన్ లేదా ఇన్స్ట్రక్షన్ డిజైన్కు సంబంధించినవి అది ఒక గురువుకు తెలిసి ఉండవలసిన సంబంధం మంచి కోర్సుల లక్షణాలు ఏమిటి మంచి కోర్సులు విద్యార్థులను అన్ని సంబంధిత అభిజ్ఞా మరియు ప్రభావవంతమైన అభ్యాస స్థాయిలకు సవాలు చేస్తాయి అంటే మీరు నిజంగా అన్ని సంబంధిత అభిజ్ఞా మరియు ప్రభావిత స్థాయిలను చూస్తున్నారు వారు కొత్త జ్ఞానంతో చురుకుగా పాల్గొంటారు మీరు కోర్సు రూపకల్పన ద్వారా EXERCISES ప్లాన్ చేస్తారు విద్యార్థులకు కొత్త జ్ఞానంతో నిరంతరం నిమగ్నం అయ్యేలా చేయాలి మంచి కోర్సులు ఉపాధ్యాయులు విషయం పట్ల మక్కువ లేదా ప్రేమ వారి విద్యార్థుల పట్ల శ్రద్ధ మరియు బోధన మరియు అభ్యాసం కలిగి ఉంటాయి మంచి ఉపాధ్యాయులు విద్యార్థులతో బాగా ఇంటరాక్ట్ అవుతారు మంచి ఫీడ్బ్యాక్ అసెస్మెంట్ మరియు గ్రేడింగ్ వ్యవస్థలను కలిగి ఉంటారు మంచి కోర్సులు PO6 నుండి PO12 వరకు కొన్ని ఫలితాలను సాధించడానికి దారితీసే అనుభవాలను కలిగి ఉంటాయి వీటిని ప్రొఫెషనల్ ఫలితాలు అని కూడా పిలుస్తారు ఎందుకంటే మునుపటి యుగం కోర్సులు కమ్యూనికేషన్ టీమ్ వర్క్ నిరంతర అభ్యాసం సమాజంపై సాంకేతిక ప్రభావం మొదలైన వాటికి సంబంధించిన వృత్తిపరమైన ఫలితాలపై కాకుండా సాంకేతిక విషయాలపై మాత్రమే దృష్టి సారించాయి అయితే ప్రతి కోర్సు అన్ని వృత్తిపరమైన ఫలితాలను పరిష్కరించదు వాటిలో కనీసం కొన్నింటిని ఒక కోర్సు ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఒక ఫ్రేమ్వర్క్ మరియు ప్రక్రియ అవసరం మేము గుర్తించిన ఈ సంక్లిష్ట సంబంధాలన్నింటినీ మీరు ఎలా పరిష్కరిస్తారు ఫ్రేమ్వర్క్ను NBA మరియు AICTE అందిస్తున్నాయి పాఠ్యాంశాలు కోర్సుల మధ్య సంబంధాలను గుర్తిస్తాయి మేము పేర్కొన్న ప్రోగ్రామ్ ఫలితాలను మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను సాధించాల్సిన అవసరం ఉందని NBA నిర్దేశిస్తుంది ఇవన్నీ మనం ఎలా చేయాలి నేను అకారణంగా దీన్ని చేసినప్పుడు నేను అన్ని వివరాలపై తగిన శ్రద్ధ చూపకపోవచ్చు అందుకే మాకు ఒక ఫ్రేమ్వర్క్ మరియు ప్రక్రియ అవసరం అభ్యాసం అప్రమత్తమైన రీతిలో జరగకుండా చూసుకోవడానికి మాకు ఒక ప్రక్రియ అవసరం కానీ నిర్దిష్ట కొలవగల ఫలితాలతో ఒక ప్రక్రియను ఉపయోగించి అభివృద్ధి చేయబడింది బోధనా వ్యవస్థ రూపకల్పన అని పిలువబడే గైడ్లైన్స్ ఉపాధ్యాయులకు మార్గదర్శకాలను అందిస్తుంది ఇది ఒక కోర్సును రూపొందించడానికి అనుసరించవచ్చు ఇవి మార్గదర్శకాలు మాత్రమే మీరు దీన్ని ఖచ్చితంగా ఒక నిర్దిష్ట మార్గంలో చేయవలసి ఉంటుందని చెప్పదు ఇది మార్గదర్శకాలను అందిస్తుంది కానీ మీకు ఒక ఫ్రేమ్వర్క్ లేదా ఒక బోధనా రూపకల్పన నమూనా నచ్చకపోతే మీరు వేరేదాన్ని ఎంచుకుని దాని ప్రకారం మీ కోర్సును రూపొందించండి కానీ దురదృష్టవశాత్తు చాలా మంది అధ్యాపక సభ్యులు ఏదైనా ఫ్రేమ్వర్క్ను ఉపయోగించడం పరిమితం అని భావిస్తారు మరియు అభ్యాసంతో సంబంధం ఉన్న స్వేచ్ఛను పరిమితం చేస్తారు ఒకరు సూచించే ఏదైనా ఫ్రేమ్వర్క్ చాలా మంది అధ్యాపకుల మొదటి ప్రతిచర్య అది విద్య కాదు విద్య అంటే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు అన్వేషించాల్సిన మొత్తం స్వేచ్ఛ కొన్నిసార్లు ఇది ఒక సాకుగా అనిపించవచ్చు మరియు కొన్నిసార్లు బోధన మరియు అభ్యాసానికి దగ్గరగా ఎటువంటి ఫ్రేమ్వర్క్ రాకూడదనేది చాలా బలమైన నమ్మకం వాస్తవానికి మీ academic decision తీసుకోవడాన్ని పరిమితం చేయండి మీకు నచ్చిన ఫ్రేమ్వర్క్ను అనుసరించడం ద్వారా మీరు మీ విద్యార్థులను నేర్చుకోవడానికి వీలుగా మరింత మెరుగైన పని చేస్తారు అనేక ISD నమూనాలు విస్తృతమైన సందర్భాలలో అభివృద్ధి చేయబడ్డాయి మరియు సాధన చేయబడ్డాయి ఈ మాడ్యూల్లో మేము ADDIE అని పిలువబడే ISD మోడల్ను ఉపయోగిస్తాము ADDIE ఎక్రోనిం అంటే విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి అమలు మరియు మూల్యాంకనం మరియు మేము అండర్సన్ బ్లూమ్ విన్సెంటి యొక్క అభ్యాసం బోధన మరియు అంచనా యొక్క వర్గీకరణను కూడా ఉపయోగిస్తాము కాబట్టి మాడ్యూల్ 2 లోని మా ఫ్రేమ్వర్క్ ఆండర్సన్ బ్లూమ్ విన్సెంటి వర్గీకరణ మరియు ADDIE ఫ్రేమ్వర్క్పై ఆధారపడి ఉంటుంది మీ కోర్సు రూపకల్పనలో మీరు అనుసరించిన విధానాన్ని వివరించమని ఒక వ్యాయామంగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము మీరు వాటిని దశల క్రమం లేదా రేఖాచిత్రం రూపంలో సంగ్రహించగలిగితే మేము మీ ఎంపికను కూడా అన్వేషించాలనుకుంటున్నాము ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన ఫ్రేమ్వర్క్ లేదు మీరు అనుసరించిన విధానాన్ని ఈ ప్రత్యేక ఇమెయిల్ ID వద్ద బోధకులతో పంచుకోగలిగితే మేము కృతజ్ఞతలు తెలుపుతాము తదుపరి యూనిట్లో మేము బోధనా వ్యవస్థ రూపకల్పన నమూనాల స్వభావాన్ని మరియు ముఖ్యంగా ADDIE యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మీ attention కి చాలా ధన్యవాదాలు